కొన్ని మూలకాలతో ఒక సర్క్యూట్ ని తీసుకుందాం ఆ మూలకం నాన్ లీనియర్ అయినా కావచ్చు దాని వద్ద ఓల్టేజ్ V మరియు దానిలో ప్రవహించే కరెంటు I అనుకుందాం ఈ సర్క్యూట్ కి కొన్ని మార్పులు చేస్తాను అదే సర్క్యూట్ తీసుకుంటాను మరియు ఈ మూలకం వద్ద ఒక కరెంట్ సోర్స్ ని ఇలా మరియు ఇంకొక కరెంట్ సోర్స్ను ఇలా అనుసంధానం చేస్తాను ఈ కరెంట్ సోర్స్ యొక్క విలువను 'I' గా తీసుకుంటాను ఇక్కడ 'I' అనేది ఈ ఓల్టేజ్ సోర్స్ 'V' గుండా ప్రవహించే కరెంట్ మనకు రెండు కరెంట్ సోర్సెస్ ఒకే విలువతో యాంటి పార్లల్ గా ఉన్నప్పుడు అది ఓపెన్ సర్క్యూట్ మాదిరిగా కరెంట్ సోర్స్ విలువ 0 గా ఉంటుంది ఇక్కడ రెండు కరెంట్ లు I మరియు I ఇలా ఉన్నప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్తో సమానం ఎందుకంటే ఈ కరెంట్ ఇలా ప్రవహించి ఇలా వెళ్తుంది కాబట్టి కరెంట్ '0' ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఓపెన్ సర్క్యూట్ అంటే నేను మూలకం వద్ద ఓపెన్ సర్క్యూట్ను కనెక్ట్ చేసినప్పుడు దాని వలన సర్క్యూట్లో ఎటువంటి మార్పు ఉండదు నేను ఈ మూలకాన్ని కలిగి ఉన్నాను మరియు నేను దాని చుట్టూ ఓపెన్ సర్క్యూట్ను కనెక్ట్ చేస్తానని చెప్పాను అంటే నేను నిజంగా సర్క్యూట్ను మార్చలేదు ఓపెన్ సర్క్యూట్ను చూపడానికి ఇది మరొక పద్ధతి దీని ఉపయోగం చూద్దాం సర్క్యూట్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తుంది దీనిలో ఉండే ఇండిపెండెంట్ సోర్సెస్ కొన్ని విలువలను కలిగి ఉన్నాయి దీని వద్ద ఓల్టేజ్ V మరియు దీనిలో ప్రవహించే కరెంట్ I దీని ద్వారా ప్రవహించే అదే కరెంట్ను నేను ఎంచుకున్నాను దాని యొక్క రెండు కాపీలు చేయండి దానిని సర్క్యూట్లో యాంటి పార్లల్ గా అనుసంధానం చేశాను కాబట్టి స్పష్టంగా ఈ రెండు సందర్భాలు ఒకటే దీని వద్ద ఓల్టేజ్ లో ఎటువంటి మార్పు లేదు ఇది మాత్రమే కాకుండా ఈ సర్క్యూట్ లో మీరు చాలా నోడ్ లను తీసుకోండి వాటిలో దేని వద్ద ఓల్టేజ్ లో మార్పు లేదు అలాగే ఏదైనా బ్రాంచ్ వోల్టేజ్ లేదా ఏదైనా బ్రాంచ్ కరెంట్ లో ఏ మార్పు లేదు ఎందుకంటే నిజంగా నేను ఎటువంటి మార్పు చేయలేదు నేను కేవలం '0' కరెంట్ సోర్స్ ని మాత్రమే ఆ మూలకం వద్ద అనుసంధానం చేశాను ఈ '0' కరెంట్ సోర్స్ పొందడానికి ఒక భిన్నమైన మార్గం లభించింది ఈ సర్క్యూట్ తీసుకొని కొంచెం మారుస్తాను ఇక్కడ ఈ మూడు మూలకాలు సమాంతరంగా ఉన్నాయి ఈ మూలకాన్ని E అనుకుంటాను దీని వద్ద ఓల్టేజీ V మరియు దీనిలో ప్రవహించే కరెంటు I ఇక్కడ కరెంట్ సోర్సులు ఇలా మరియు ఇలా ఉన్నాయి ఇది సమాంతర అనుసంధానం కాబట్టి దీనిలో ఈ మూలకాలు ఏ క్రమంలో ఉన్నాయనే పట్టింపు లేదు సమాంతరంగా ఉన్న మూలకాలను చూపిస్తాను ఇది ఖచ్చితంగా I కి సమానం మూలకం E దీని వద్ద ఓల్టేజ్ V మరియు కరెంట్ I దీనిలో ఇక్కడ ప్రవహించే కరెంటు I నేను ఇక్కడ చేసిందల్లా వీటన్నింటిని ఇక్కడ నుంచి అక్కడికి తరలించాను నేను దానిని విభిన్నంగా మళ్లీ గీసాను ఇవి సరిగ్గా ఒకేలా ఉంటాయి దీనికి బదులు మొత్తం సర్క్యూట్ ని తిరిగి గీస్తాను అలా చేసినప్పుడు ఇది ఇక్కడ చూపిన సర్క్యూట్ గా మారుతుంది ఇక్కడ మొదటగా కరెంట్ సోర్స్ I క్రిందకి తర్వాత మూలకం E దీని వద్ద ఓల్టేజ్ V మరియు కరెంట్ I ఇక్కడ ఒక కరెంటు సోర్స్ I పైకి సూచిస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి మార్చినప్పుడు స్పష్టంగా దీనిలో ఎటువంటి మార్పు లేదు అన్నీ ఓల్టేజ్ లు అలాగే ఉన్నాయి మరియు మూలకాలలో ప్రవహించే కరెంటు కూడా మారలేదు నేను ఎటువంటి మార్పు చేయలేదు నేను మూడు సమాంతర మూలకాలను గీసిన విధానాన్ని మార్చాను ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వైర్ లో ప్రవహించే కరెంటుని పరిశీలిస్తే ఇది ఈ కరెంట్ మైనస్ E లో క్రిందికి ప్రవహించే కరెంటు కి సమానం కాబట్టి ఇక్కడ కరెంటు 0 అలాగే ఈ వైర్ లో కూడా కరెంటు 0 కి సమానం ఈ మూలకం లో కరెంట్ I కిందకి ప్రవహిస్తుంది మరియు ఇది కరెంట్ I పైకి ప్రవహిస్తుంది కాబట్టి కనెక్షన్ తో ఈ వైర్ల ద్వారా కేవలం 0 కరెంట్ ప్రవహింపచేస్తోంది ఎప్పుడైతే వైర్ లో 0 కరెంటు ప్రవహిస్తుందో అప్పుడు దానిని తీసివేయవచ్చు సర్క్యూట్ను ఏమాత్రం మార్చకుండా నేను దానిని ఓపెన్ సర్క్యూట్గా మార్చగలను ఓపెన్ సర్క్యూట్ యొక్క అర్థము కూడా ఇది 0 కరెంటు కలిగి ఉంటుంది మరియు దీని ఫలితంగా సర్క్యూట్ సమీకరణం మారలేదు కాబట్టి ఇక్కడ పరిస్థితులు మునుపటి వలె ఉంటాయి కాబట్టి నేను చేయబోయేది ఈ వైర్లను కత్తిరిస్తాను దానివల్ల ఇక్కడ I మిగులుతుంది మీరు గుర్తుచేసుకుంటే ఇది అసలు సర్క్యూట్ వలె ఉంది ఇది ఈ సర్క్యూట్ వలె అలాగే ఇది ఈ ప్రక్క సర్క్యూట్ వలె ఉన్నాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే సర్క్యూట్లోని అన్ని బ్రాంచ్ వోల్టేజీలు మరియు కరెంట్లు ఈ సందర్భంలో మరియు అసలైన సందర్భంలో ఒకే విధంగా ఉంటాయి నేను ఒక సర్క్యూట్ లో E అనే మూలకం కలిగి ఉంటే దానిలో ఒక నిర్దిష్ట వోల్టేజ్ V మరియు దాని ద్వారా ఒక నిర్దిష్ట కరెంట్ I ప్రవహిస్తుంది మూలకం E అనేది I అనే కరెంట్ సోర్స్ ద్వారా భర్తీ చేయబడుతుంది ఇక్కడ సర్క్యూట్లో I అనేది E ద్వారా ప్రవహించే కరెంట్ నేను కరెంట్ యొక్క విలువను ఉపయోగించాలి లేకపోతే ఇది తప్పు అవుతుంది ఇక్కడ విషయం అంతా E మూలకం ద్వారా ప్రవహించే కరెంట్ సోర్స్ యొక్క విలువ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ సర్క్యూట్లో E ద్వారా ప్రవహించే కరెంట్ I ఈ సర్క్యూట్ మరియు ఆ సర్క్యూట్ రెండూ ఒకే బ్రాంచ్ వోల్టేజ్లు మరియు కరెంట్లను కలిగి ఉంటాయి ఇక్కడ నా ఆలోచన ఒక మూలకం E ని కరెంట్ సోర్స్ ద్వారా భర్తీ చేయవచ్చు దీని విలువ అసలు సర్క్యూట్లోని ఆ మూలకం ద్వారా ప్రవహించే కరెంట్ కి సమానం దీనిని సబ్స్టిట్యూషన్ సిద్ధాంతం అంటారు మనకు I కరెంట్ ప్రవహిస్తున్న ఒక మూలకం E ఉన్నప్పుడు ఆ మూలకాన్ని I విలువ కలిగిన కరెంట్ సోర్స్ ద్వారా భర్తీ చేయబడుతుంది మరియు వాస్తవానికి ఇక్కడ బ్రాంచ్ వోల్టేజ్లు మరియు కరెంట్లను మార్చకుండా ప్రాథమికంగా సర్క్యూట్ పరిస్థితులను కూడా మార్చకూడదు ఇది సబ్స్టిట్యూషన్ సిద్ధాంతం నేను దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తాను మొదటగా చాలా సులువైన ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ 5V మరియు 1KΩ రెసిస్టర్ ఉన్నాయి ఈ రెసిస్టర్ గుండా 5mA కరెంటు ప్రవహిస్తుంది సిద్ధాంతం యొక్క నిర్వచనం ప్రకారం ఈ రెసిస్టర్ ని 5mA కరెంట్ సోర్స్ తో భర్తీ చేస్తాను ఇప్పుడు మొదట దానిలో 5V సోర్స్ ద్వారా 5mA కరెంట్ పైకి ప్రవహిస్తోంది మరియు ఈ రెండవ సందర్భంలో కూడా వోల్టేజ్ సోర్స్లో 5mA పైకి ఉంది సర్క్యూట్ లో పరిస్థితులు ఖచ్చితంగా అదే విధంగా ఉన్నాయి ఇది ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు కొంచెం క్లిష్టమైనది తీసుకుందాం దీనిని 5V గా తీసుకుందాం ఇక్కడ 1KΩ మరియు 4KΩ ఉన్నాయి ఈ మొత్తం సర్క్యూట్ ద్వారా ప్రవహించే కరెంట్ 1mA ఇక్కడ 4KΩ రెసిస్టర్ ను తీసుకుందాం దీని అర్థం 5V మరియు 1KΩ రెసిస్టర్ ను అలాగే ఉంచుతాము ఇక్కడ 4KΩ రెసిస్టర్ లో ప్రవహించే కరెంటు తో భర్తీ చేయాలి దానిలో ప్రవహించే కరెంటు 1mA కాబట్టి ఇక్కడ 1mA ప్రవహిస్తుంది అసలు సర్క్యూట్లో కొన్ని పరిమాణాలను లెక్కిద్దాం ఈ 1mA ఇలా ప్రవహిస్తుంది ఇక్కడ 1mA కరెంటు 5V సోర్స్ లో పైకి ప్రవహిస్తుంది దీని1KΩలో ఓల్టేజ్ 1V మరియు దీనిలో4KΩ ఓల్టేజ్ 4V ఈ మారిన సర్క్యూట్ ను పరిశీలిస్తే ఇక్కడ 1mA ఇలా ప్రవహిస్తుంది ఇప్పుడు కూడా 5V సోర్స్ లో పైకి ప్రవహించే కరెంటు 1mA 1KΩ రెసిస్టర్ లో కూడా 1mA ప్రవహిస్తుంది క్రితం సందర్భం మాదిరే దీని1KΩలో ఓల్టేజ్ 1V ఉంది ఈ రెసిస్టర్4KΩ దగ్గర 4V ఉంది రెసిస్టర్ బదులుగా కరెంట్ సోర్స్ కలిగి ఉన్నప్పుడు కూడా 4V ఉంది ఎందుకంటే ఇక్కడ 5V 1V 4V అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమీ మారలేదు సాధారణంగా ఈ రెండు సందర్భాలను ఉదాహరణగా తీసుకొని మీకు వివరించాను ఇది చూడడానికి ఒక చిన్న సిద్ధాంతం కొన్ని ఇతర సిద్ధాంతాలను నిరూపించేటప్పుడు దీనిని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు అలాగే కొన్నిసార్లు ఇది సర్క్యూట్ సంశ్లేషణకు ఉపయోగపడుతుంది దీనిని మనం తిరిగి కూడా భర్తీ చేయవచ్చు ఇక్కడ రెసిస్టర్ బదులుగా కరెంట్ సోర్స్తో మార్చాము అలాగే కొన్ని పరిస్థితుల్లో దీనికి వ్యతిరేకంగా మనం కరెంట్ సోర్స్ స్థానంలో రెసిస్టర్ తో భర్తీ చేసి కొత్త సమీకరణాలను వ్రాయవచ్చు కొన్ని సందర్భాలలో కరెంట్ సోర్స్ లను గ్రహించడం కష్టంగా ఉంటుంది కానీ మీరు చాలా సందర్భాలలో కరెంట్ సోర్స్ లను రెసిస్టర్ లతో భర్తీ చేసే అవసరమే ఎక్కువగా ఉంటుంది